ఇది చాలా ఆసక్తికరమైన ల్యాబ్ క్లాస్ ఎందుకంటే మేము మీకు చాలా ముఖ్యమైన సిగ్నల్ కండిషనింగ్ యూనిట్ను బోధిస్తాము ఇక్కడ మీరు ఇంటర్ఫేసింగ్ మోడ్యూల్స్ ను ఆంప్లిఫైర్స్ ను ఏడీసి మరియు కంట్రోలర్స్ ను చూస్తారు మేము మీకు టెంపరేచర్ సెన్సార్లు గురించి నేర్పుతాము మరియు ఈ రకమైన టెంపరేచర్ సెన్సార్ కోసం మీరు సర్క్యూట్ను ఎలా రూపొందించాలో మా విభాగంలో ఉన్న ప్రయోగశాలలో మేము ప్రదర్శిస్తాము ఈ ప్రత్యేక ల్యాబ్ క్లాస్ పై దృష్టి పెట్టండి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే సంకోచించకండి మరియు మేము ప్రత్యేకంగా ఈ ల్యాబ్ క్లాస్ను రూపొందించాము తద్వారా మీరు టెంపరేచర్ సెన్సార్లను మాత్రమే ఉపయోగించలేరని మీరు అర్థం చేసుకోవచ్చు కానీ మీరు సిగ్నల్ కండిషనింగ్ యూనిట్లను అర్థం చేసుకుంటే అనేక ఇతర రకాల సెన్సార్లను కూడా ఉపయోగించవచ్చు ఇది మీ సెన్సార్ మరియు మీ డిస్ప్లే మధ్య ఇంటర్ఫేసింగ్ యూనిట్ లేదా మాడ్యూల్ లాగా ఉంటుంది అప్పటి వరకు మీరు జాగ్రత్తగా చూసుకోండి నేను తదుపరి ల్యాబ్ క్లాస్లో చూస్తాను ఏవైనా ప్రశ్నలు ఉంటే నన్ను NPTEL ఫోరమ్ ద్వారా అడగడానికి సంకోచించవద్దు బై మాడ్యూల్కు స్వాగతం ఈ రోజు మనం టెంపరేచర్ సెన్సార్ కోసం సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ రూపకల్పన చూడబోతున్నాం మొదట ఏదైనా సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ను రూపొందించడానికి మన సిస్టమ్ యొక్క అవసరాలను అర్థం చేసుకోవాలి ఆ తరువాత పూర్తి సిస్టమ్ అవసరాన్ని అర్థం చేసుకోవాలి ఆ తరువాత ఇన్పుట్ సిస్టమ్ యొక్క లక్షణాలతో పాటు అవుట్పుట్ సిస్టమ్ యొక్క లక్షణాలను మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ సందర్భంలో LM35 వాడాలని మా ఉద్దేశం మొదట LM35 యొక్క డేటాషీట్ మాకు తెలియజేయండి మేము LM35 యొక్క డేటాషీట్ను పరిశీలించినప్పుడు ఇది సెన్సిటివిటీ అనే సమాచారాన్ని అందిస్తుంది టెంపరేచర్ సెన్సార్ యొక్క సెన్సిటివిటీ 0C కి 10 మిల్లీవోల్ట్ దాని అర్థం ఏమిటి టెంపరేచర్ యొక్క ప్రతి 10 పెరుగుదలకు ఇది 10 మిల్లీవోల్ట్ల అవుట్పుట్ వోల్టేజ్ను ఇస్తుంది కాబట్టి దీని అర్థం ఏమిటి దీని అర్థం ఇది ప్రాథమికంగా సెమీకండక్టర్ ఆధారిత టెంపరేచర్ సెన్సార్ ఇక్కడ భౌతిక పారామీటర్స్లో మార్పు ఆధారంగా టెంపరేచర్ ఎలక్ట్రికల్ అవుట్పుట్ వోల్టేజ్గా మార్చబడుతుంది మరియు ఎలక్ట్రికల్ అవుట్పుట్ వోల్టేజ్ ఈ పరిధిలో మిల్లివోల్ట్లు సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ యొక్క ఉపయోగం మీకు తెలిసిన ప్రధాన ఉద్దేశ్యం టెంపరేచర్ సెన్సార్ యొక్క అవసరాలను తదుపరి దశకు తీర్చడం ఇది మా ఏడీసి సర్క్యూట్ నేను బ్లాక్ డయాగ్రమ్ ఉపయోగించి కంప్లీట్ సిస్టం ను పరిశీలిస్తే ఇది నా టెంపరేచర్ సెన్సార్ అది LM35 మరియు నేను ADC కి ఇంటర్ఫేస్ చేయాలనుకుంటే మరొక సిస్టం యొక్క టెంపరేచర్ సెన్సార్ నుండి ADC యొక్క అవసరాలను తీర్చడానికి సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ లేదా ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ను ఉపయోగించాలి మేము టెంపరేచర్ సెన్సార్ ను ADC సర్క్యూట్కు నేరుగా ఇంటర్ఫేస్ చేస్తే కంప్లీట్ సిస్టం యొక్క అక్యురసీ తగ్గుతుంది ఈ సందర్భంలో ఈ అక్యురసీ ద్వారా మీ ఉద్దేశ్యం ఏమిటి ADC యొక్క రిఫరెన్స్ 10 వోల్ట్లు నేను రెప్రెసెంట్ చేస్తే ADC యొక్క బిట్ రిజల్యూషన్ 8 బిట్ రిజల్యూషన్ అయితే ఈ పూర్తి 10 వోల్ట్లు 256 సంఖ్య స్థాయిలుగా విభజించబడతాయని మనకు తెలుసు అంటే ప్రతి లెవెల్ హైట్ ను రిఫరెన్స్ వోల్టేజ్ ÷ 2n తో సూచించవచ్చు n 8 28 కాబట్టి ఇది 10256 అంటే 39 మిల్లీవోల్ట్ కాబట్టి ప్రతి లెవెల్ హైట్ 39 మిల్లీవోల్ట్ మరియు మొత్తం స్థాయిల సంఖ్య 256 ఉంటుంది నేను చెబితే కంప్లీట్ సిస్టం ను 00 నుండి 1000 టెంపరేచర్ వరకు ఆపరేట్ చేయాలి ఇక్కడ టెంపరేచర్ సెన్సార్ 750 సెంటీగ్రేడ్ నుండి 1500 సెంటీగ్రేడ్ వరకు వెళ్ళగలిగినప్పటికీ కాని మనకు కావలసింది 00 సెంటీగ్రేడ్ నుండి 1000 సెంటీగ్రేడ్ వరకు కాబట్టి సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ లేని టెంపరేచర్ సెన్సార్ 0 మిల్లీవోల్ట్ల నుండి 100x1000 మిల్లీవోల్ట్ల వరకు అవుట్పుట్ వోల్టేజ్ను అందిస్తుంది అంటే 1 వోల్ట్ పూర్తి 1000 ను ఉపయోగించుకోవటానికి ఈ 1 వోల్ట్ మనం లెక్కించినట్లయితే ఎన్ని లెవెల్స్ కి అనుగుణంగా ఉంటుంది ప్రతి లెవెల్ 39 మిల్లీవోల్ట్లు 1 వోల్ట్ 256 సంఖ్యలో ఎన్ని లెవెల్స్ కు అనుగుణంగా ఉంటుంది అంటే 139 మిల్లీ అంటే ఇది మొత్తం 27 లెవెల్స్ ను ఉపయోగిస్తుంది 256 లెవెల్స్ లో మేము నేరుగా సెన్సార్ను ఏడీసి కి ఇంటర్ఫేస్ చేస్తే అది మిగిలిన 27 లెవెల్స్ ను మాత్రమే ఉపయోగించుకోగలదు టెంపరేచర్ సెన్సార్ నుండి ADC యొక్క అన్ని లెవెల్స్ కు నేను పూర్తి అవుట్పుట్ వోల్టేజ్ను ఉపయోగించుకోగలిగితే ADC యొక్క రిజల్యూషన్ కంప్లీట్ సిస్టం యొక్క ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ఈ సందర్భంలో మనం కొలవగల కనీస టెంపరేచర్ ను గమనిస్తే అది 39 మిల్లీవోల్ట్లు మాత్రమే కరెస్పాండింగ్ వోల్ట్ అంటే ఏమిటి 39 మిల్లీవోల్ట్లకు కరెస్పాండింగ్ ఫిసికల్ పారామీటర్ ఏమిటి మేము కాల్కులేషన్ కు మనం ఎందుకు రూట్ చేయాలి మేము టెంపరేచర్ సెన్సార్ను పరిశీలించినప్పుడు మీరు ఫిసికల్ పారామీటర్ ని అర్థం చేసుకుంటారు అంటే ఈ సందర్భంలో టెంపరేచర్ సెన్సార్ ఇస్తున్న అవుట్పుట్ వోల్టేజ్ను చూడటం ద్వారా లేక గమనించడం ద్వారా మాత్రమే టెంపరేచర్ ఉంటుంది సెన్సిటివిటీ అంటే 0C 39 మిల్లీవోల్ట్లకు 10 మిల్లీవోల్ట్లు ఉంటే దానికి అనుగుణంగా ఉంటుంది 3910 అంటే సిస్టమ్ యొక్క రిజల్యూషన్ 3 90 ఇవి సుమారు 40 అయితే నేను పూర్తి లెవెల్స్ ను ఉపయోగించుకోగలిగితే ప్రతి లెవెల్ హైట్ ఉంటుంది నేను ADC యొక్క పూర్తి లెవెల్స్ ను ఉపయోగించుకోవాలనుకుంటే 1 వోల్ట్ ను పూర్తిగా 256 లెవెల్స్ గా విభజించబడి 256 స్థాయి ఖచ్చితత్వం అవుతుంది అలాగే కంప్లీట్ సిస్టం యొక్క స్పష్టత ఎక్కువగా ఉంటుంది కాని మనం ఎలా చేయాలి మేము ఈ ప్రత్యేకమైన సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ను రూపకల్పన చేస్తున్నప్పుడు సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్తో వెళ్ళే మరో ప్రయోజనం ఏమిటంటే టెంపరేచర్ సెన్సార్ మరియు ADC ల మధ్య ఏదైనా మిస్ మ్యాచ్ సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ను ఉపయోగించడం ద్వారా పూర్తిగా తగ్గించబడుతుంది ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఎల్లప్పుడూ తదుపరి సర్క్యూట్ యొక్క అవుట్పుట్ ఇన్పుట్ వైపుల మధ్య ప్రొపెర్ మాచింగ్ ను తెలియజెప్పే లక్షణం కలిగివుంటుంది ఆ కారణంగా మేము ఆపరేషనల్ యాంప్లిఫైయర్లను ఉపయోగించి సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్లను రూపకల్పన చేస్తాము ఇప్పుడు 1000 ని ఎలా సూచించాలో చూద్దాం అంటే ఇప్పుడు ఈ సందర్భంలో 0 వోల్ట్లను 0 వోల్ట్లతో సూచిస్తే 1000 1 వోల్ట్తో ప్రాతినిధ్యం వహిస్తుంది అయితే ADC యొక్క పూర్తి స్థాయిలను ఉపయోగించుకుంటే నేను 10 వోల్ట్లతో 1000 ను సూచిస్తే 0 వోల్ట్లతో 00 నా సమస్య పరిష్కరించబడుతుంది మునుపటి సందర్భంలో 27 లెవెల్స్ మాత్రమే వినియోగించబడుతున్నాయి అయితే 1000 కి అవుట్పుట్గా మనకు 10 వోల్ట్లు ఉంటే అన్ని లెవెల్స్ ఉపయోగించబడతాయి ప్రస్తుతం కంప్లీట్ సిస్టం యొక్క టెంపరేచర్ సెన్సార్ రిజల్యూషన్ ఏమిటి ఒక విషయం ఏమిటంటే మనం కంప్లీట్ సిస్టం యొక్క రెజల్యూషన్ యొక్క వినియోగాన్ని తిరిగి లెక్కించినట్లయితే అది 1000 సెంటీగ్రేడ్ కు 10 వోల్ట్లు చూపిస్తుంది ఇప్పుడు నాకు 39 మిల్లీవోల్ట్ వస్తుంది అంటే 39 x 10010 అంటే 390 మిల్లీవోల్ట్లు టెంపరేచర్ సెన్సార్ 0 390 సెంటీగ్రేడ్ యొక్క రిజల్యూషన్ కలిగి ఉంటే అప్పుడు కంప్లీట్ సిస్టం 0 50 సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉన్న ప్రతి 0 390 సెంటీగ్రేడ్ కోసం ఇన్పుట్ టెంపరేచర్ లో మార్పును ఇవ్వగలదు అయితే మేము ఈ ప్రత్యేకమైన సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ను ఉపయోగించకపోతే సిస్టమ్ యొక్క రిజల్యూషన్ 3 90 సెంటీగ్రేడ్ ఉంటుంది సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ ఉపయోగించడం వల్ల ఉత్తమమైన అక్యురసీ మరియు షరతులతో కూడిన సర్క్యూట్ యొక్క రెజల్యూషన్ సాధించవచ్చని మనకు ఒక విషయం స్పష్టంగా అర్ధం అవుతుంది హయ్యర్ బిట్ ADC తో వెళితే అది ఉపయోగపడదని మీరు అడగవచ్చు అవును ADC తో కూడా అంతకంటే ఎక్కువ సాధించవచ్చు కానీ హయ్యర్ బిట్ ADC ఖర్చు తో కూడిన సమస్య కాబట్టి అవుట్పుట్ మరియు ADC యొక్క ఇన్పుట్ వైపు మధ్య సింపుల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఉపయోగించడం ద్వారా తక్కువ ఖర్చుతో ఒక మార్గం ఉపయోగించుకోవచ్చు లేదా ఇప్పుడు అధిక రిజల్యూషన్ సాధించవచ్చు మేము సిగ్నల్ కండీషనర్తో ఎందుకు వెళ్తున్నామో స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు 10 వోల్ట్లతో 1000 పొందడానికి అటువంటి సిస్టం ను ఎలా అమలు చేయవచ్చో చూద్దాం కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ యాంప్లిఫైయర్ ఉపయోగించి ఇలాంటి సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్ను ఎలా అమలు చేయవచ్చో చూద్దాం దీన్ని అమలు చేయడానికి ముందు ఆ 1000 సెంటీగ్రేడ్ను లేదా 1000 సెంటీగ్రేడ్ యొక్క అవుట్పుట్ నుండి ADC యొక్క ఇన్పుట్కు మార్చడానికి వెనుక ఉన్న లాజిక్ ఏమిటో లెక్కిద్దాం కాబట్టి మన విషయంలో 00 నుండి 1000 వరకు ఒక సిస్టం ను అభివృద్ధి చేయడానికి మేము చూపిస్తున్న ఆసక్తి కి ఆపరేటింగ్ పరిధికి కారణం మేము సాధారణంగా 0 మిల్లివోల్ట్ నుండి 1 వోల్ట్ వరకు ఔట్పుట్ పొందుతాము అయితే మనం 0 నుండి 10 వోల్ట్ల వరకు అమలు చేయగలిగితే సిస్టమ్ యొక్క రిజల్యూషన్ ఎక్కువగా ఉంటుంది 3 0 390 సెంటీగ్రేడ్ ఇది రికార్డ్ చేయగల కనీస మార్పు అయినప్పటికీ మా టెంపరేచర్ సెన్సార్ 0 390 సెంటీగ్రేడ్ యొక్క మార్పు కోసం అవుట్పుట్ సిగ్నల్ను మార్చగలదు ఇప్పుడు అంటే 1 వోల్ట్ నేను 10 వోల్ట్లుగా మార్చాలి ఇన్పుట్ 1 అయితే అవుట్పుట్ 10 మరియు ఇది పూర్తిగా సరళంగా ఉంటుంది కాబట్టి మార్పు వచ్చినప్పుడల్లా అది కూడా సేమ్ ఫాక్టర్లో అవుట్పుట్ మారుతుంది అయితే సిస్టమ్కు లేదా ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్కు అందించాల్సిన ఫాక్టర్ ఏమిటి అంటే ఇన్పుట్లో ఏదైనా మార్పు దాని ద్వారా మారాలి అంటే నేను చేయాలనుకుంటే ఇన్పుట్ ద్వారా అవుట్పుట్ చెప్పగలను అది 10 గెయిన్ తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ సందర్భంలో LM35 యొక్క టెంపరేచర్ సెన్సార్ ఉంటే మరియు నేను 10 గెయిన్ తో గెయిన్ యాంప్లిఫైయర్ను అందిస్తే ADC యొక్క ఇన్పుట్లో ఇస్తే నా సమస్య పరిష్కరించబడుతుంది ఇది ADC యొక్క అన్ని లెవెల్స్ ను ఉపయోగించుకుంటుంది లేదా మీకు ADC లేకపోయినా సిస్టం లోకి 10 గెయిన్ పొందే ప్రభావాన్ని మేము సులభంగా విజువలైజ్ చెయ్యగలం మేము దానిని ఎలా ఉపయోగించుకోవచ్చు మునుపటి సందర్భంలో మనకు అది లేకపోయినా నేను 1 వోల్ట్ వస్తే 10 వోల్ట్ల టెంపరేచర్ సెన్సార్ యొక్క అవుట్పుట్ను పరిశీలించడం ద్వారా అర్థం చేసుకున్నాం ఈ సందర్భంలో దాన్ని ఎలా రిప్రజంట్ చేస్తాము ఇది 10 వోల్ట్లలో రిప్రజంట్ చేస్తాము అంటే నేను 10 వోల్ట్లు చెబితే నేను 1000 యొక్క అవుట్పుట్ పొందుతున్నాను అంటే ఫిసికల్ పారామీటర్ లేదా ఫిసికల్ ఇంటరెస్ట్ 1000 ఈ సందర్భంలో టెంపరేచర్ 1000 మేము 1 వోల్ట్ను కొలుస్తున్నట్లయితే మనకు 100 సెంటీగ్రేడ్ సరైనది అవుతుందని అర్థం అయితే ఇన్పుట్ అవుట్పుట్ 0 అయితే అవుట్పుట్ కూడా 0 లేదా ఇన్పుట్ కూడా 00 అని అర్థం కాబట్టి ఎక్కువ గైన్ తో దీన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం ఎక్కువ గైన్ ఎక్కువ గా వున్న సిగ్నల్ టు నాయిస్ రేషియో ను తగ్గిస్తుంది ఇప్పుడు మేము దానిని ఎలా అమలు చేయవచ్చు దీన్ని చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి మనం ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ లేదా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్తో వెళ్ళవచ్చు కాని ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్తో పాటు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్తో గైన్ 10 ఒక్కొక్కటిగా చూస్తాము కాబట్టి దీని లక్ష్యం యాంప్లిఫైయర్ను 10 గైన్ తో అమలు చేయడం ఇది రెండు విధాలుగా చేయవచ్చు ఒకటి ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ను ఉపయోగించడం ద్వారా మరియు మరొకటి ఆపరేషనల్ యాంప్లిఫైయర్లను ఉపయోగించి నాన్ ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ ద్వారా ఇన్వర్టింగ్ కాన్ఫిగరేషన్ విషయంలో ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క కనెక్షన్లు ఎల్లప్పుడూ 15 ఒక వైపుకు మరియు 15 మరొక వైపుకు అందించబడతాయి అని మీరు గుర్తుచేసుకుంటే మేము ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ను ఉపయోగిస్తాము ఇవి ఆప్ ఆంప్ యొక్క ఆపరేటింగ్ వోల్టేజీలు కాబట్టి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ యొక్క సాచురేషన్ వోల్టేజ్ పూర్తిగా Vcc మరియు Vcc పై ఆధారపడి ఉంటుంది మరియు మేము గుర్తుచేసుకుంటే అది ఎల్లప్పుడూ మూడు టెర్మినల్స్ కలిగి ఉంటుంది ఒక టెర్మినల్ ఇన్పుట్ కోసం ఇది ఇన్వర్టింగ్ టెర్మినల్ ఇంకొక టెర్మినల్ పాజిటివ్ గా ఉంటుంది ఇది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ మరొకటి అవుట్పుట్ పాజిటివ్ ఇన్వెర్టింగ్ ఆమ్ప్లిఫైర్ కాన్ఫిగరేషన్ లో ఎప్పుడు నెగటివ్ ఫీడ్బ్యాక్ ఉండాలి పాజిటివ్ టెర్మినల్ ను గ్రౌండ్ కి కనెక్ట్ చెయ్యాలి మరియు మనకు కనెక్ట్ చేయబడిన మరొక రెసిస్టర్ కూడా ఉంటుంది ఇది అవుట్పుట్ V0 అయితే ఇది ఇన్పుట్ అయితే నేను రిప్రజంట్ చేస్తున్నాను మరియు నేను దీనిని Rf అని చెబితే మరియు ఇది R1 అని ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ గైన్ Rf R1 x Vin మన కేసు లో గైన్ 10 ఉండాలి అంటే V0 Vin 10 ఉండాలి అంటే Rf R1 కూడా 10 ఉండాలి R1 1K అయ్యి నేను Rf ను 10 కిలో ఓంలుగా భావిస్తే నా సమస్య పరిష్కరించబడింది నేను 10 గైన్ పొందుతాను కానీ సమస్య ఏమిటంటే ఇది ఇన్వెర్టింగ్ కాన్ఫిగరేషన్ op amp కాన్ఫిగరేషన్ కనుక అవుట్పుట్ వోల్టేజ్ మరియు ఎల్లప్పుడూ V తో ఫేస్ కు దూరంగా ఉంటుంది కాబట్టి మేము పాజిటివ్ ఇన్పుట్ వోల్టేజ్ను అందిస్తే మీరు అవుట్పుట్ను నెగటివ్ గా పొందుతారు కాని మన విషయంలో తదుపరి స్టేట్స్ లో 0 నుండి 10 వోల్ట్ల రిఫరెన్స్ ఉంటే అది నెగటివ్ సిగ్నల్ను అంగీకరించదు ఫేస్ ను 0 నెగటివ్ నుండి పాజిటివ్గా మార్చాలి అలా చేయడానికి మనం ఏమి చెయ్యాలంటే గైన్ 1 వున్న మరొక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను తీసుకుంటాము కాని ఈ సందర్భంలో కూడా మనం అదే ఇన్వెర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్తో వెళ్ళాలి నేను10K లేదా 1K తీసుకుంటాను కాబట్టి ఇప్పుడు Rf మరియు R1 రెండూ ఒకే రెసిస్టన్స్ అయితే Rf R1 ను 1 గా పొందుతాయి V0 మన తరువాత Vin అనుసరిస్తుంది ఫలితంగా 1000 సెంటీగ్రేడ్ కోసం 10 వోల్ట్లు ఇస్తున్నప్పటికీ ఇక్కడ మనకు అవుట్పుట్ 10 వోల్ట్లుగా లభిస్తుంది మేము ఇప్పుడు 1000 కి 10 వోల్ట్లను సాధించగలిగాము కాని ఇది ఇన్వెర్టింగ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ను ఉపయోగించడం ద్వారా మేము రెండు ఆపరేషనల్ యాంప్లిఫైయర్లను ఉపయోగిస్తాము కాబట్టి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ విషయంలో మీరు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ Rf R1 యొక్క పనిని గుర్తుచేసుకుంటే ఇది Vin అని చెప్పండి V0 1 Rf R1 x Vin కు సమానం ఇప్పుడు ఈ సందర్భంలో Rf మరియు R1 యొక్క విలువలు ఏమిటో తెలుసుకోవాలంటే నేను లెక్కించినట్లయితే మనకు అవసరమైన గైన్ ను సబ్స్టిట్యూట్ చేయాలి Rf R1 యొక్క 9 రెట్లు సమానంగా ఉంటుంది ఈ పద్ధతిలో Rf మరియు R1 యొక్క రెసిస్టన్స్ ను మనం పరిగణించగలిగితే మనం గైన్ 10 పొందగలమని అర్థం చేసుకోవచ్చు కాని ఒకే సమస్య ఏమిటంటే అవసరమైన గైన్ పొందడానికి R1 మరియు Rf యొక్క ఖచ్చితమైన రెసిస్టన్స్ ను కనుగొనడం చాలా సవాలుగా ఉంది కానీ మీరు అదే దూరాన్ని పొందడానికి పొటెన్షియోమీటర్లను వాడవచ్చు ఈ సందర్భంలో R1 కి 120 ఓంలు ఉన్నాయని నేను చెబితే Rf 120 కి 9 రెట్లు ఉంటుంది దాని విలువ 1 08 K 120 x 9 08 k అవుతుంది కానీ 1 08 K 1K కి దగ్గర గా ఉంటుంది నేను 1 kilo ohm మరియు 120 ఉపయోగిస్తే మనకు గైన్ 10 కి దగ్గరగా లభిస్తుంది కాని ఒకే ఆపరేషనల్ యాంప్లిఫైయర్తో నాన్ ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ విషయంలో మేము అదే గైన్ 10 ను సాధించగలము ఇన్పుట్ నాన్ ఇన్వెర్టింగ్ టెర్మినల్ యొక్క V కి కనెక్ట్ చెయ్యాలి ఒకవేళ అది ఇన్వెర్టింగ్ కాన్ఫిగరేషన్ అయితే రెసిస్టన్స్ R1 కి కనెక్ట్ చెయ్యాలి అయితే నాన్ ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ నేరుగా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు ఇంటర్ఫేస్ అవుతుంది ఇప్పుడు ఇన్వర్టింగ్ మరియు నాన్ ఇన్వర్టింగ్ ఆంప్లిఫైర్ రెండింటిని అమలు చేయడాన్ని మేము చూస్తాము ఎందుకంటే ఇది మా టిఐ బోర్డ్ ఉపయోగించి 10 గైన్ పొందవచ్చు అప్పుడు మేము ప్రతి సిస్టమ్ యొక్క పనిని అర్థం చేసుకుంటాము అప్పుడు నేను దీనికి LM35 టెంపరేచర్ సెన్సార్ను ఇంటర్ఫేస్ చేస్తాను మరియు పరిశీలించడం ద్వారా అవుట్పుట్ వోల్టేజ్ ప్రస్తుతం సిస్టమ్ యొక్క టెంపరేచర్ ఏమిటో మీరు అర్థం చేసుకోవచ్చు బోర్డు ఉపయోగించి పని గురించి చూద్దాం ఇప్పుడు TI బోర్డ్ ఉపయోగించి గైన్ 10 కోసం ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ అమలుతో పాటు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ను ఉపయోగించడంలో మీకు తెలిసిన కనెక్షన్లను మేము చూస్తాము మీరు మా TI బోర్డును పరిశీలిస్తే అది అనలాగ్ సిస్టమ్ ల్యాబ్ కిట్ ప్రో కాబట్టి ఇది వేరే సబ్ సిస్టంను కలిగి ఉంది మీరు ఇక్కడ దిగువ భాగంలో గమనించినట్లయితే ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క మూడు వేర్వేరు వెరియంట్స్ ఉంటాయి వారు దీనిని ఆప్ ఆంప్ రకం అని పిలుస్తారు మరియు ఇన్వెర్టింగ్ గా పనిచేసే యాంప్లిఫైయర్తో పాటు ఈ సందర్భంలో ఇది డ్యూయల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ దీనికి విభిన్న రెసిస్టన్స్స్ లు మరియు కెపాసిటెన్స్ ఉన్నాయి కాబట్టి మేము అమలు చేయదలిచిన ఏదైనా కాన్ఫిగరేషన్ను ఈ సమయంలో ఏ రకమైన సబ్ సిస్టం ను ఉపయోగించి దీన్ని సులభంగా అమలు చేయవచ్చు ఆప్ ఆంప్ టైప్ 2 నిండిన వేరే రెసిస్టన్స్స్ ను కలిగి ఉంటుంది మరియు మనం చెప్పేటప్పుడు వేరే కెపాసిటెన్స్ కలిగి ఉంటుంది ఉదాహరణకు ఫిల్టర్ కాన్ఫిగరేషన్ మనం ఆప్ ఆంప్ 1 మరియు ఆప్ ఆంప్ 2 ను ఉపయోగించవచ్చు ఇక్కడ విభిన్న ఫిక్స్డ్ సంఖ్యల రెసిస్టన్స్స్ లను తెలుసుకోవడమే అసలైన ఛాలెంజ్ మీరు అదనపు రెసిస్టన్స్స్ లను ఉపయోగించాలనుకుంటే రెసిస్టన్స్స్ లు మరియు కెపాసిటెన్స్లు బ్రెడ్బోర్డును ఉపయోగించడం ద్వారా బోర్డులో అందుబాటులో ఉండవు మరియు జంపర్ కనెక్షన్లను ఉపయోగించడం ద్వారా మేము బ్రెడ్బోర్డ్ నుండి ఆపరేషనల్ యాంప్లిఫైయర్కు కనెక్ట్ చేయవచ్చు ఈ రెండింటితో పాటు ఆప్ ఆంప్ టైప్ 3 బేసిక్ అయిన మరొక రకమైన ఆప్ ఆంప్ సబ్ సిస్టం ఇక్కడ మీకు ఇన్పుట్ అవుట్పుట్ యొక్క కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి మీకు ఎటువంటి రెసిస్టన్స్స్ లు మరియు కెపాసిటెన్సులు లేకుండా కనెక్షన్లు తెలుసు కాబట్టి బేసిక్ డిజైన్ పూర్తిగా అమలు చేయవచ్చు కానీ మీరు ఉపయోగించాల్సిన రెసిస్టన్స్ లేదా పాసివ్ ఎలెమెంట్స్ దీన్ని ఉపయోగించి కనెక్ట్ చేయబడాలి మేము జాగ్రత్తగా చూస్తే ఇది టిఎల్ 072 ఐసి ఇది డ్యూయల్ ఆప్ ఆంప్ కాన్ఫిగరేషన్స్ లు నేరుగా నెగటివ్ టెర్మినల్ యొక్క 4 బక్ కనెక్టర్లు పాజిటివ్ టెర్మినల్ మరియు నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్తో 4 పాజిటివ్ 4 బక్ కనెక్టర్లతో అనుసంధానించబడి ఉన్నాయని మీరు తెలుసుకోవాలి మరియు గ్రౌండ్ కి ప్రత్యేకమైన పిన్స్ మరియు 10 వోల్ట్ల పవర్ సప్లై కూడా మీకు అందించాలనుకుంటే మనం బోర్డు లో వున్నసింగల్ సబ్ సిస్టం కి పవర్ సప్లై చెయ్యవచ్చు లేదా మనం మెయిన్ పవర్ కి 10 V మరియు గ్రౌండ్ ఇవొచ్చు దీని ద్వారా మేము ఈ పోర్టును ఎన్నుకునే శక్తిని యాక్సెస్ చేయవచ్చు లేదా అంతర్గతంగా మీకు తెలుస్తుంది దీని నుండి మీకు ఇప్పటికే అన్ని పాతుకుపోయింది దీని నుండి అన్ని ఆపరేషనల్ యాంప్లిఫైయర్ మరియు ఇతర సర్క్యూట్లకు శక్తినిచ్చే కనెక్షన్లు మీకు తెలుసు అవుట్పుట్ వోల్టేజ్ టాబ్ చేయడానికి వారు మళ్ళీ 4 బక్ కనెక్టర్లను అందించారు ఇప్పుడు మనం ఏమి చెయ్యాలంటే మేము ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ను ఇది ఉపయోగిస్తాము మరియు ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ రెండింటినీ అమలు చేస్తాము డిజైన్ సర్క్యూట్ లో గైన్ 10 ఇస్తుందో లేదో చూద్దాం మనం ఇది ఎలా పరీక్షిస్తాము మేము నాన్ ఇన్పుట్ వోల్టేజ్ను వర్తింపజేస్తాము మేము అవుట్పుట్ వోల్టేజ్ను కొలుస్తాము మరియు ఇన్పుట్ ద్వారా డిఫరెన్స్ మరియు అవుట్పుట్ కంప్లీట్ సిస్టం యొక్క గైన్ ఇస్తుంది మనం లక్ష్యంగా పెట్టుకున్న గైన్ తో పాటు టార్గెటెడ్ గైన్ సాధించామా లేదా అనేదానిని పరిశీలిస్తాము నా ఉద్దేశ్యం ఏమిటంటే టార్గెటెడ్ గైన్ మరియు ప్రాక్టికల్ గైన్ ఒకేలా ఉందా లేదా మీరు ఈ ఇతర రకాల ఆపరేషనల్ యాంప్లిఫైయర్తో పాటు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రకమైన సబ్ సిస్టం అనలాగ్ మల్టిప్లైయర్ల వంటి మరొక రకమైన సబ్ సిస్టం లను కలిగి ఉంది దీనికి డయోడ్లు కూడా ఉన్నాయి ఇక్కడ నేను ఒక నిర్దిష్ట డయోడ్లను ఉపయోగించాలనుకుంటే మీరు నేరుగా కనెక్ట్ అవ్వండి మరియు మీరు ఈ బక్ కనెక్టర్ ఉపయోగించి నొక్కవచ్చు ట్రాన్సిస్టర్లను ఎల్డిఓ రెగ్యులేటర్లను ఉంచడానికి డిసి డిసి కన్వర్టర్ సదుపాయం కూడా అవసరమైతే ట్రిమ్మర్లతో అందించబడుతుంది వారు డేటెడ్ డిజిటల్ నుండి అనలాగ్ మార్పిడికి కూడా ఇచ్చారు బ్రెడ్బోర్డును ఉపయోగించకుండా మరియు బ్రెడ్బోర్డులోని అన్ని ఐసిలను కనెక్ట్ చేయడానికి బదులుగా మరియు వైర్లను ఉపయోగించడం ద్వారా సాధారణ జంపర్లను ఉపయోగించడం ద్వారా మీరు ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ మరియు నాన్ ఇన్వర్టింగ్ రెండింటినీ అమలు చేసే కనెక్షన్ల అమలును చూద్దాం నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్తో వెళ్దాం మేము ఉపయోగించిన సర్క్యూట్ను గుర్తుచేసుకుంటే గైన్ 10 అందించడానికి ఇన్పుట్ రెసిస్టన్స్స్ కంటే 10 రెట్లు ఫీడ్బ్యాక్ రెసిస్టన్స్స్ అవసరం నేను 1 కిలోల ఇన్పుట్ రెసిస్టన్స్స్ ను తీసుకుంటాను తద్వారా మా ఫీడ్బ్యాక్ రెసిస్టన్స్స్ ను నేను 10 కిలోలతో వెళ్తాను కనెక్షన్లు చేయడానికి కొన్ని జంపర్లను తీసుకుందాం కాబట్టి మీరు ఇక్కడ గమనించినట్లయితే 1K నుండి ఇన్పుట్ అందించాలి ఇన్వర్టింగ్ టెర్మినల్ 1 mb ని OPA 2A తో కనెక్టు చెయ్యబడింది OPA 2A ఇది ఆపరేషనల్ టైపులోని రెండవ సబ్ సిస్టం అని సూచిస్తుంది ఇది డ్యూయల్ ఆప్ అంప్ కనుక ఇది A తో B డివైడ్ చెయ్యబడింది ఛానల్ A మొదటి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను సూచిస్తుంది B ఇతర ఆపరేషనల్ యాంప్లిఫైయర్లు ఎస్క్యూజ్ చెయ్యమని సూచిస్తుంది నెగటివ్ టెర్మినల్తో పాటు అది ఫిక్స్డ్ రెసిస్టన్స్స్ ను అందించింది వారు ఇచ్చిన రెసిస్టన్స్స్ 1K 2 2K 10K 4 7K మరియు 1K అయితే రెసిస్టన్స్స్ యొక్క మరొక చివర మీరు గమనించినట్లయితే అది బక్ కనెక్టర్లకు కనెక్ట్ చెయ్యబడింది అదేవిధంగా బక్ కనెక్టర్ అవుట్పుట్ వైపు కనెక్ట్ చెయ్యబడింది నేను ఏమి చేస్తాను అంటే ఇన్పుట్ R1 రెసిస్టన్స్స్ తో కనెక్ట్ చెయ్యాలి కాబట్టి నేను ఒక జంపర్ తీసుకుంటాను మరియు ఇన్పుట్ రెసిస్టన్స్స్ 1K గా ఉండాలి ఈ టెర్మినల్ వద్ద నేను అందించే ఇన్పుట్ అంటే ఇన్పుట్కు అది అందించిన రెసిస్టన్స్స్ యొక్క ఒక చివర ఇన్పుట్తో అందించబడుతుంది మరొక చివర నేరుగా నెగటివ్ టెర్మినల్కు అనుసంధానించబడి ఉంటుంది అయితే మాకు 10K యొక్క ఫీడ్బ్యాక్ రెసిస్టన్స్ అవసరం ఈ సందర్భంలో మూడవ రెసిస్టర్ అనేది ఫీడ్బ్యాక్ రెసిస్టర్ ఇక్కడ ఫీడ్బ్యాక్ రెసిస్టర్ నెగటివ్ టెర్మినల్ మరియు అవుట్పుట్ మధ్య కనెక్ట్ చెయ్యాలి ఒకటి మరియు రెసిస్టర్ నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చెయ్యబడి ఉంటుంది కాబట్టి అవుట్పుట్కు రెసిస్టన్స్స్ యొక్క మరొక వైపు కనెక్ట్ చేసే మరొక జంపర్ను ఉపయోగించడం ద్వారా ఫీడ్ బ్యాక్ కనెక్షన్ చూపిస్తుంది అంటే ఇప్పుడు నేను ఇన్పుట్లకు మరియు అవుట్పుట్ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ రెండింటికీ కనెక్షన్లు ఇచ్చాను కాని నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అయిన పాజిటివ్ టెర్మినల్ గ్రౌండ్ కి అనుసంధానించబడి ఉండాలి నేను ఏమి చేస్తానంటే మీకు బక్ కనెక్టర్లకు గ్రౌండ్ కూడా ఉందని మీరు గమనించినట్లయితే నేను పాజిటివ్ టెర్మినల్ తీసుకుంటాను గ్రౌండ్ మరియు అయాన్ ప్లేస్ మధ్య మనం కనెక్ట్ చేస్తే పాజిటివ్ టెర్మినల్ గ్రౌండ్ కి కనెక్ట్ చెయ్యబడింది ఇప్పుడు నేను మొదటి ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క కనెక్షన్లను చేస్తాను దాని యొక్క వర్కింగ్ చూద్దాం టెస్ట్ యొక్క వర్కింగ్ ని అర్థం చేసుకోవడానికి మరియు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క గైన్ మనకు పవర్ సప్లై అందించాలి ఇక్కడ నుండి ఇది గ్రౌండ్ చేయబడింది దీని అర్థం ఇది గ్రౌండ్స్ ఇంటర్నల్ గా షార్ట్ చెయ్యబడ్డాయి పాజిటివ్ ఇంటర్నల్ 10 మరియు 10 మేము ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఆటోమాటిక్ గా దీనికి పవర్ ని కనెక్ట్ చేస్తే అన్ని ఆపరేషనల్ యాంప్లిఫైయర్ల యొక్క పవర్ తెలుస్తుంది అంతర్గత వైరింగ్ ఉపయోగించి పవర్ అందించబడుతుంది కాబట్టి రా పవర్ ని మెయిన్ పవర్ కి కనెక్ట్ చేద్దాం లినియర్ పవర్ సప్లై సరఫరా DC సోర్స్ నుండి అవుట్పుట్ను ఈ కనెక్టర్లకు ప్రత్యేకంగా కనెక్ట్ చేద్దాం మరియు మేము ఈ సమయంలో ఇన్పుట్ తెలిసిన సిగ్నల్ను అందిస్తాము మరియు మనకు లభిస్తున్న అవుట్పుట్ ఏమిటో పరిశీలిస్తాము అప్పుడు మనం గైన్ ను అర్థం చేసుకోవడానికి ఇన్పుట్ ద్వారా అవుట్పుట్ను లెక్కించవచ్చు కాబట్టి మేము ఏమి చేసాము పవర్ సప్లై DC పవర్ లీనియర్ సప్లై మన వద్ద ఉన్న 15 15 మరియు గ్రౌండ్ కి డెడికేటెడ్ పవర్ సప్లై ను కలిగి ఉంది మేము 15 ను పాజిటివ్ టెర్మినల్ అయిన మెయిన్ పవర్ కి ఒక వైపుకు కనెక్ట్ చేసాము బోర్డు 10 10 ను ఎంచుకున్నప్పటికీ మేము 15 కి కనెక్ట్ చేసాము ఎందుకంటే ఆపరేషనల్ యాంప్లిఫైయర్లు లేదా 18 వోల్ట్ల వరకు తట్టుకోగలవు అందువల్ల మనకు 18 కి డెడికేటెడ్ పవర్ సప్లై ఉన్నందున మేము దానిని నేరుగా కనెక్ట్ చేసాము మరియు నెగటివ్ గా గ్రీన్ వైర్ మరొక వైపుకు అనుసంధానించబడి ఉంది మరియు పాజిటివ్ టెర్మినల్ అయిన గ్రౌండ్ ఈ సందర్భంలో కనెక్ట్ చెయ్యబడింది మేము సిస్టమ్కు నోన్ ఇన్పుట్ను అందించవలసి ఉన్నందున ఆ రేగులేటెడ్ DC పవర్ సప్లై లో మొదటి ఛానెల్ను తీసుకుంటున్నాము ఈ సమయంలో పాజిటివ్ టెర్మినల్ కు కనెక్ట్ చేసి 1K ఇన్పుట్ రెసిస్టర్ను రెసిస్టర్ యొక్క ఇన్పుట్ వైపుకు విజువలైజ్ చేస్తాము మరియు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెస్పొన్సెస్ ను చూడటానికి ఇది CRO యొక్క మొదటి ఛానెల్కు కనెక్ట్ చెయ్యబడివుంటుంది అదేవిధంగా CRO DSO యొక్క రెండవ ఛానెల్కు అవుట్పుట్ వోల్టేజ్ను విజువలైజ్ చేయడానికి మేము అవుట్పుట్ టెర్మినల్ను దీనికి కనెక్ట్ చేసాము కామన్ గా ఉన్న గ్రౌండ్స్ ని కనెక్ట్ చేస్తాము ఇప్పుడు స్విచ్ ఆన్ చేద్దాం ఇన్పుట్ వోల్టేజ్ను మనం పొందే అవుట్పుట్ మార్చడం ఏమిటో చూద్దాం ఇప్పుడు ఈ సందర్భంలో మాకు రెండు ఛానెల్లు ఉన్నాయి ఈ పసుపు రంగు ఇన్పుట్ వైపును సూచిస్తుంది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు ఇన్పుట్ అందించినప్పటికీ రెసిస్టర్ ఇన్పుట్కు అవుతుంది నీలం రంగు నుండి అవుట్పుట్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ నుండి అవుట్పుట్ను సూచిస్తుంది పవర్ 0 కాబట్టి ఈ సందర్భంలో ఇన్పుట్ వోల్టేజ్ 0 అవుట్పుట్ మరియు ఇన్పుట్ కేవలం 0 మేము జాగ్రత్తగా గమనిస్తే వర్టికల్ బాక్స్ 500 మిల్లీవోల్ట్లను సూచిస్తుందని మీకు తెలుసు అయితే నీలం రంగు వన్ బాక్స్ ఒక 2v ను సూచిస్తుంది సిస్టంకు 100 మిల్లీవోల్ట్లను ఇన్పుట్గా అందిస్తే 10 గైన్ నుండి మనకు సుమారు 100 x 10 1 వోల్ట్ లభిస్తుంది కానీ మన ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ను పరీక్షిస్తున్నాం కాబట్టి ఇది సరైన మార్గం కాదు మనకు తెలిసిన ఇన్పుట్ను అందిస్తాము మరియు అవుట్సైడ్ ని కొలుస్తాము కాబట్టి ఇన్పుట్ వోల్టేజ్ను అందిస్తాను నేను 100 మిల్లీ ఇన్పుట్ ఇస్తున్నాను ఇక్కడ మీరు మీన్ వేల్యూ ను గమనించినట్లయితే అది సుమారు 100 మిల్లీవోల్ట్లు మాక్సిమం 160 ఉంటుంది అయితే మీరు 1 31 వోల్ట్ యొక్క అవుట్పుట్ను గమనించినట్లయితే కొంచెం జూమ్ చేద్దాం నేను రెండింటినీ 200 మిలియన్ 2 వోల్ట్లని మారుస్తాను మాకు బాగా అర్థం చేసుకోవడం సులభం నన్ను 100 మిల్లీకి మార్చనివ్వండి ఇప్పుడు మనకు 103 మిల్లీవోల్ట్ల సగటు అందించబడిందని చూస్తే మనకు 1 06 వోల్ట్ల మీన్ లభిస్తుంది ఇది సుమారు 10 రెట్లు కాబట్టి 200 మిల్లీలీల మీన్ ఉన్న మరొక వోల్టేజ్ ని తీసుకుందాం మరియు మీరు దాన్ని ఎంత పొందుతున్నారో చూద్దాం ఇక్కడ మీరు ఇన్పుట్ యొక్క సగటు 193 మిల్లీవోల్ట్లని గమనించినట్లయితే మేము 2 1 మీన్ కు దగ్గరగా ఉన్నాము మేము జాగ్రత్తగా గమనించినట్లయితే అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ పాజిటివ్ గా ఉంటుంది కానీ మేము నెగటివ్ గా పొందుతున్న అవుట్పుట్ ఇది ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ మీకు తెలుసు కాబట్టి మనకు ఎల్లప్పుడూ ఒక ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది ఫేజ్ మాగ్నిట్యూడ్ లో తేడా ఉంటుంది మాగ్నిట్యూడ్ ఇన్పుట్ 10 రెట్లు ఉంటుంది కానీ ఫేజ్ ఎల్లప్పుడూ భిన్నంగా ఉంటుంది ఎందుకంటే మనకు నాన్ ఇన్వెర్టింగ్ తెలుసు అయినప్పటికీ కాన్ఫిగరేషన్ కోసం ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క ఈ ఒక ఫేజ్ తో పాటు మీరు మా సర్క్యూట్ను గ్రహించినట్లయితే మనం ఇంకొక ఫేజ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్తో వెళ్ళాలి అప్పుడు మేము దానిని గమనించాలి కానీ దీనికి ముందు ఒక్కసారి చూద్దాం అప్పుడు నేను 500 మిల్లీ చుట్టూ ఎక్కడో వెళ్తాను 498 మిల్లీ యొక్క అప్లైడ్ ఇన్పుట్ వోల్టేజ్ మనం చూడవచ్చు మనకు 4 91 వస్తుంది ఇది 10 కి దగ్గరగా ఉంటుంది 5 94 మిల్లీ యొక్క మీన్ విలువ యొక్క 600 సప్లియడ్ ఇన్పుట్తో వెళ్ళండి మనకు 5 92 వోల్ట్ లభిస్తుంది అది 10 కి దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని నుండి మనం వోల్టేజ్ను పెంచుకుంటూ 1 వోల్ట్తో వెళుతున్నాం మీకు 10 ప్రొవైడర్ల అవుట్పుట్ రావాలి మీకు తెలిసిన 1 2 లేదా 1 3 వోల్ట్ల కంటే ఎక్కువ వెళ్ళలేము ఎందుకంటే మీరు 1 2 నుండి 1 3 కన్నా ఎక్కువ వెళితే అప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అది గైన్ పొందినప్పటి నుండి ఇది 12 నుండి 13 వోల్ట్లకు వెళుతుంది ఇక్కడ అందించిన Vcc మరియు Vcc ఆపరేషనల్ యాంప్లిఫైయర్ సాచురేషన్ వోల్టేజ్ కంటే 15 పైన ఉన్నందున అది రెప్రెసెంట్ వహించలేని అవుట్పుట్ కావచ్చు కాబట్టి మాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ ఆప్ ఆంప్ సూచించగలదు సాచురేషన్ పూర్తిగా ఆపరేషనల్ యాంప్లిఫైయర్ల కోసం అందించబడిన పవర్ సప్లై పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నేను 1 వోల్ట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు నేను ఏమి పొందానో చూద్దాం 04 యొక్క ఇన్పుట్ను అందించాను నేను 10 2 యొక్క అవుట్పుట్ను పొందుతున్నాను దీని నుండి ఇది 10 కి దగ్గరగా గైన్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది 10 పాయింట్లు ఏదో కానీ అది 10 కి చాలా దగ్గరగా ఉంటుంది కానీ మాగ్నిట్యూడ్స్ ఒకే విధంగా ఉంటాయి కానీ ఒక ఫేజ్ ఉంది కాబట్టి మనం చేసే ఫేజ్ ను సరిచేయడానికి మనం మరొక ఫేజ్ ను ఉపయోగిస్తాము ఇది ఒక గైన్ తో యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ను కూడా ఇన్వెర్ట్ చేస్తుంది గైన్ 2 తో నేను ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ను ఎంత ఖచ్చితంగా చేస్తున్నానో చూద్దాం ఇప్పుడు మనం మరొకదాన్ని రియలైజ్ చేయాల్సివుంది కాబట్టి మీకు మరొకటి తెలుసు ఇది గైన్ 1 తో నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ను ఉపయోగించడం ద్వారా పొందవచ్చు నేను OP 2B అయిన ఈ ప్రత్యేక దశ లో ఉపయోగిస్తాను ఈ కేసు లో కూడా మనకు నెగటివ్ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్ మరియు అవుట్పుట్ కోసం ప్రత్యేకమైన జంపర్ ఉంది ఇది బోర్డుకి వివిధ రెసిస్టెన్సులతో చెయ్యబడింది అయితే ఈ కేసు లో మనకు గైన్ 1 అవసరం కాబట్టి ఇన్పుట్ రెసిస్టన్స్ ఉండాలి ఎల్లప్పుడూ ఫీడ్బ్యాక్ రెసిస్టెన్సుతో సమానంగా ఉండాలి నేను మరొక జంపర్ తీసుకొని కనెక్ట్ చేస్తాను మేము మీకు ఇన్పుట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నందున నేను RF మరియు R1 రెసిస్టన్స్ ను 1K గా ఉపయోగిస్తున్నాను మొదటి రెసిస్టన్స్ అయితే 1K కాబట్టి రెసిస్టర్ యొక్క చివర ను నేను దాని ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ వైపుకు కలుపుతున్నాను మరొక చివర అది నేరుగా నెగిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేస్తాము బాటమ్ రెసిస్టర్ కూడా 1 కె రెసిస్టర్ అయినందున మనకు ఒక గైన్ అవసరం కాబట్టి నేను ఎటువంటి కనెక్షన్లు చేయనవసరం లేదు నేను మరొక జంపర్ను తీసుకుంటాను నేను రెసిస్టర్ యొక్క ఒక వైపును కనెక్ట్ చేస్తాను ఇది జంపర్లకు కనెక్ట్ చేయబడిందని మీకు తెలుసు ఇది సక్రమంగా ఉందా ఇది మార్చబడింది ఒక చివర నేరుగా నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చెయ్యబడినందున రెసిస్టర్ యొక్క మరొక చివర నేను దానిని అవుట్పుట్కు కలుపుతున్నాను ఈ సందర్భంలోనా కనెక్షన్లు పూర్తయ్యాయి కాని నేను రెండవ దశ యొక్క అవుట్పుట్ నుండి గమనించాలి నేను CRO ప్రోబ్ చేసిన రెండవ ఛానెల్ CRO ప్రోబ్ దీనికి కనెక్ట్ చేయబడింది 1K రెసిస్టర్ యొక్క ఇన్పుట్కు ఏమైనప్పటికీ మొదటి దశ యొక్క అవుట్పుట్ మీకు గుర్తుకు వస్తే మరియు అనొథెఆర్ 1 కె అయిన ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ అవుట్పుట్కు కనెక్ట్ చెయ్యబడి ఉంది కాని నేను పాజిటివ్ రెసిస్టన్స్ ను పెరగడానికి అనుకూలంగా అందించలేదు దాని కోసం నేను ఒక జంపర్ ని తీసుకుంటున్నాను నేను ఈ ప్రత్యేకమైన పాజిటివ్ టెర్మినల్ను గ్రౌండ్ కి కనెక్ట్ చేస్తాను నా కనెక్షన్లు పూర్తయ్యాయి మళ్ళీ నేను కనెక్షన్లను మార్చలేదు నాకు CRO యొక్క మొదటి ఛానెల్తో పాటు CRO యొక్క రెండవ ఛానెల్కు తెలుసు ఇప్పుడే CRO ని చూడండి 100 200 నుండి 1 వోల్ట్ వరకు ఇన్పుట్ వోల్టేజ్లను ధరించడం ద్వారా మేము గమనిస్తాము అవుట్పుట్ వోల్టేజ్ ఏమిటో మేము గమనిస్తాము ఇప్పుడు మనం కనెక్ట్ చేసిన ఇన్పుట్ దశకు రివర్స్ అయిన పాజిటివ్ మాగ్నిట్యూడ్ లేదా నెగటివ్ మాగ్నిట్యూడ్ అవుతున్నామో లేదో అవుట్పుట్ వోల్టేజ్ యొక్క అవుట్ మాగ్నిట్యూడ్ తో పాటు కూడా పరిశీలిస్తాము కాబట్టి మీరు మళ్ళీ గమనించినట్లయితే నీలం లేదా స్కై బ్లూ అవుట్పుట్ను సూచిస్తుంది మరియు పసుపు ఇన్పుట్ అని అర్థం చేసుకోండి రెండు విషయాలను ఒకే స్టేజి లో ఉంచుతాను ఇప్పుడు నేను 100 మిల్లీ యొక్క ఇన్పుట్ను అప్లై చేస్తాను ఇక్కడ మీరు అప్లై చేసిన ఇన్పుట్ 107 మిల్లీ మేము 1 04 వోల్ట్ల ఉత్పత్తిని పొందుతున్నాము అయితే మీరు రెండు విషయాల ఫేజ్ ను చూసినప్పుడు ఇవి పాజిటివ్ గా ఉంటాయి తరువాత నేను 500 మిల్లీకి అనుగుణంగా 500 మిల్లీ వన్ బాక్స్తో పసుపు కోసం వెళ్తాను నేను కొంచెం చూసినప్పుడు నేను అప్లై చేసిన ఇన్పుట్ 503 మిల్లీ 504 మిల్లీ అవుట్పుట్ కి మనము 96 పొందుతాము ఇది గైన్ సుమారుగా 10 కి దగ్గరలో ఉంటుంది కానీ అదే దశ నేను 1 వోల్ట్తో వెళ్తాను నేను దాని స్కేల్ ని కూడా మారుస్తున్నాను 5 వోల్ట్ల స్కేల్ కు కూడా మేము వర్తింపజేసిన ఇన్పుట్ 1 04 1 1 04 అని గమనించినట్లయితే మనకు 10 3 వోల్ట్ అవుట్పుట్ అవుతోంది అంటే లాభం ఇప్పుడు 10 గా ఉంది మరియు దశ కూడా అదే కాబట్టి దీనితో ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ను ఉపయోగించి 10 యాంప్లిఫైయర్ల గైన్ మీకు తెలుస్తుంది ఇప్పుడు మనం చేసేది ఏమిటంటే ఇక్కడ మనకు LM35 టెంపరేచర్ సెన్సార్ ఉంది ఈ LM35 టెంపరేచర్ సెన్సార్ యొక్క అవుట్పుట్ బోర్డుకి మరియు మేము కంప్లీట్ సిస్టం నుండి పొందుతున్న అవుట్పుట్ వోల్టేజ్ ఏమిటో పరిశీలిస్తాము కాబట్టి ఏదైనా సిస్టం యొక్క టెంపరేచర్ ఏమిటో అర్థం చేసుకోవడానికి మనం అవుట్పుట్ వోల్టేజ్ను పరిశీలించాలి మేము దీన్ని ఎలా చేయగలం కాబట్టి మనకు ఎటువంటి హీటింగ్ సోర్స్ లేనందున మేము ఒక సోల్డరింగ్ స్టేషన్ను ఉపయోగిస్తాము వీటిని ఎల్లప్పుడూ కొన్ని నిర్దిష్ట టెంపరేచర్కు వేడి చేయబడతాయి సిస్టమ్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ను పరిశీలించడం ద్వారా మనం అర్థం చేసుకుంటాము హీటింగ్ స్టేషన్ అది టెంపరేచర్ మొదట దీన్ని చేయడానికి ఈ LM35 యొక్క టెర్మినల్ కాన్ఫిగరేషన్ను మనం అర్థం చేసుకోవాలి మేము LM35 యొక్క ఫ్లాట్ సైడ్ వైపు మీరు దీనిని గమనించినట్లయితే మేము మూడు టెర్మినల్స్ చూడవచ్చు మొదటి టెర్మినల్ లో ఏమి లేదు కానీ పాజిటివ్ టెర్మినల్ కు 5 వోల్ట్లు అప్లై చెయ్యాలి కుడి వైపున ఉన్న తీవ్రత కొంత తీవ్రమైనది గ్రౌండ్ టెర్మినల్ రిఫరెన్స్ టెర్మినల్ ఇది అవుట్పుట్ సెంట్రల్ టెర్మినల్ నుండి ఉంటుంది మెరూన్ బ్రౌన్ మరియు వైట్ మెరూన్కు 5 వోల్ట్లను అప్లై చేస్తుంది గోధుమ రంగు ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ ఇన్పుట్ సైడ్ మరియు వైట్తో కనెక్ట్ చెయ్యబడుతుంది మేము గ్రౌండ్ కి కనెక్ట్ చేస్తాము మేము హీటింగ్ స్టేషన్ను ఉపయోగిస్తాము మరియు మేము టెంపరేచర్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా లేదా హీటింగ్ స్టేషన్ యొక్క టెంపరేచర్ ను కొలవగలమా లేదా అని మేము పరిశీలిస్తాము ఇప్పుడు కనెక్షన్లను చూస్తే మేము చేసినది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ వైపు LM35 టెంపరేచర్ సెన్సార్తో భర్తీ చేయబడుతుంది LM35 యొక్క కనెక్షన్లు 5 వోల్ట్లకు కనెక్ట్ చెయ్యబడి ఉంటే అవుట్పుట్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ వైపుకు కనెక్ట్ చేస్తాము మొదట ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ యొక్క రెసిస్టన్స్ కు ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ ఉంటుంది అయితే గ్రౌండ్ టెర్మినల్ కి గ్రౌండ్ కనెక్ట్ చెయ్యబడుతుంది ఈ నిర్దిష్ట CRO ఫారమ్ను ఉపయోగించడం ద్వారా అవుట్పుట్ను మళ్లీ కొలవవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ ఓసిల్లోస్కోప్ను పరిశీలిస్తున్నప్పుడు అవుట్పుట్ను పరిశీలిస్తే మీన్ వేల్యూ 2 87 వోల్ట్లను సూచిస్తుందని మనం చూడవచ్చు ఇప్పుడు మీరు సిస్టమ్ యొక్క పూర్తి పనిని గుర్తుచేసుకుంటే సిస్టమ్ యొక్క గైన్ 10 అని మాకు తెలుసు మరియు అవుట్పుట్ వోల్టేజ్ను పరిశీలిస్తే అది ప్రస్తుతం ఏ ప్లాన్తోనూ కనెక్ట్ కాలేదు కాబట్టి అది రూమ్ టెంపరేచర్ వద్ద ఉందని అర్థం రూమ్ టెంపరేచర్ 28 10 సెంటీగ్రేడ్ మనం దీన్ని ఎలా చూడగలం కారణం ఏమిటంటే టెంపరేచర్ సెన్సార్ యొక్క సున్నితత్వాన్ని పరిశీలిస్తే 0C 10 కి 10 మిల్లీవోల్ట్లు ఎల్లప్పుడూ 10 మిల్లీవోల్ట్లతో సూచించబడతాయి మనకు 10 గైన్ ఉన్నందున 10 100 మిల్లీవోల్ట్లతో ప్రాతినిధ్యం వహిస్తుంది కానీ ఇప్పుడు నాకు 2 8 వోల్ట్ వచ్చింది అంటే అది 28 10 సెంటీగ్రేడ్కు అనుగుణంగా ఉంటుంది రూమ్ టెంపరేచర్ తో పోలిస్తే ఇది సేమ్ అని మీకు కూడా తెలుసు ఇప్పుడు దీని యొక్క పరీక్షను అర్థం చేసుకోవడానికి మనం చేసేది ఏమిటంటే మేము ఈ సోల్డరింగ్ స్టేషన్ను ఉపయోగిస్తాము నేను టెంపరేచర్ సెన్సార్ను సోల్డరింగ్ స్టేషన్కు కనెక్ట్ చేస్తాను టెంపరేచర్ లో మార్పు ఉందా లేదా అని చూద్దాం టెంపరేచర్ పెరగడం చూస్తే ప్రస్తుతం ఇది 9 7 10 3 10 7 వద్ద ఉంది ఇది 10 7 వద్ద ఆగిపోయింది అంటే సోల్దేరింగ్ స్టేషన్ అంటే ఈ ప్రత్యేకమైన సోల్దేరింగ్ రాడ్ యొక్క టెంపరేచర్ 10 7 వోల్ట్లు ఇది 100 70 సెంటీగ్రేడ్ వద్ద చూపిస్తోంది నేను టెంపరేచర్ సెన్సార్ను తొలగించినప్పుడు అది కూలింగ్ ప్రారంభమవుతుంది కూలింగ్ మొదలైన తర్వాత తగ్గుతూ ఉంటుంది ప్రస్తుతం ఇది రూమ్ టెంపరేచర్ వద్ద ఉంది ఇది గతంలో హీట్ చేయబడినందున ఇప్పుడు దీనిపై తక్కువ టెంపరేచర్ ను చల్లబరచడానికి కొంత సమయం పడుతుంది నేను తాకినట్లయితే అది చాలా వేగంగా చల్లబరుస్తుంది ఇక్కడ మనం మళ్ళీ చూడవచ్చు అది తగ్గుతూ ఉంటుంది దీనితో మేము ఈ ప్రత్యేకమైన టెంపరేచర్ సెన్సార్ను ఉపయోగించవచ్చని మరియు అవుట్పుట్ వోల్టేజ్ను పరిశీలించడం ద్వారా అవుట్పుట్ వోల్టేజ్ మొక్క టెంపరేచర్ ను సులభంగా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇన్వెర్టింగ్యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ కోసం మనం ఏమి చేసినా అదే సర్క్యూట్ అదే విధంగా గ్రహించడానికి ప్రయత్నిస్తాము నాన్ ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ను ఉపయోగించడం ద్వారా కూడా అదే అమలు చేయడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు ఈ డిస్టెన్స్ వద్ద నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ను ఎలా అమలు చేయవచ్చో చూడండి నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ విషయంలో మేము ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను మాత్రమే ఉపయోగించగలము అక్కడ ఇన్పుట్ పాజిటివ్ టెర్మినల్కు అనుసంధానించబడాలి మరియు ఫీడ్బ్యాక్ రెసిస్టన్స్ అలాగే మీకు కూడా ఇన్పుట్ రెసిస్టన్స్ ఇన్పుట్ రెసిస్టన్స్ యొక్క మరొక ఎండ్ గ్రౌండ్ కి కనెక్ట్ చెయ్యాలి మనకు గైన్ 10 అవసరం కాబట్టి గైన్ 10 కోసం అమలు చేయడానికి మనకు అవసరమైన రెసిస్టన్స్ ను చూశాము మనకు ఏ రెసిస్టన్స్ అవసరం మాకు ఒక 120 ఓం రెసిస్టన్స్ అవసరం మరియు ఫీడ్బ్యాక్ రెసిస్టన్స్ గా 1 K రెసిస్టన్స్ ఉంది 120 ఓం రెసిస్టన్స్ తీసుకుందాం ఇక్కడ నుండి నేను ఎక్స్టర్నల్ రెసిస్టర్ను కనెక్ట్ చేస్తున్నాను నేను ఈ బ్రెడ్బోర్డ్ను ఉపయోగిస్తాను నేను ఈ 121 ఓం నిరోధకతను బ్రెడ్బోర్డ్ హెచ్ఎమ్కి కనెక్ట్ చేస్తున్నాను దీని యొక్క ఎండ్ గ్రౌండ్ కి కనెక్ట్ చెయ్యబడింది నేను ఈ టెర్మినల్ను తీసుకుంటాను నేను దానిని కామన్ గ్రౌండ్ కి కనెక్ట్ చేస్తాము మరొక ఎండ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చెయ్యబడుతుంది నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేస్తూ నేను ఇక్కడ నుండి మరొక జంపర్ను తీసుకుంటాను ఇన్పుట్ రెసిస్టన్స్ కనెక్ట్ చేయబడింది తరువాత ఫీడ్బ్యాక్ రెసిస్టన్స్ ను కనెక్ట్ చేయడానికి మీకు 1 కిలోలో లభించే దగ్గరి రెసిస్టర్ 1 08 యొక్క ఫీడ్బ్యాక్ రెసిస్టన్స్ అవసరమని మరియు 1 కిలో ఇప్పటికే ఇక్కడ ఉంది కాబట్టి ఒక టెర్మినల్ ఇప్పటికే నెగటివ్ టెర్మినల్కు అనుసంధానించబడిందని మీరు చూస్తే నేను టాప్ 1 కిలోను పరిగణనలోకి తీసుకుంటే నేను ఉపయోగించే రెసిస్టర్ యొక్క మరొక ఎండ్ వెనుక కనెక్టర్కు కనెక్ట్ చెయ్యబడింది నేను ఏమి చేస్తానంటే అవుట్పుట్ టెర్మినల్కు కనెక్ట్ చెయ్యబడిన రెసిస్టర్ యొక్క మరొక ఎండ్ ను నేను ఉపయోగిస్తాను ఇది రెసిస్టన్స్ కూడా కనెక్ట్ చేయబడింది ఇన్పుట్ పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయాలి పాజిటివ్ టెర్మినల్ నేను మా DC విద్యుత్ సరఫరాకు కనెక్ట్ చేస్తాను మీరు పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేసిన పవర్ సప్లై నుండి ఒక టెర్మినల్ ఒక ఛానెల్ను చూస్తే అవుట్పుట్ వోల్టేజ్ను మనం అర్థం చేసుకోవాలి కాబట్టి నేను ఏమి చేస్తాను అంటే CRO యొక్క రెండవ ఛానెల్ కి నేను దాని అవుట్పుట్కు కనెక్ట్ చేస్తున్నాను అయితే నెగటివ్ టెర్మినల్ ఎల్లప్పుడూ గ్రౌండ్ కి కనెక్ట్ చెయ్యబడాలి ఎందుకంటే నాకు ఇక్కడ గ్రౌండ్ టెర్మినల్ ఉంది నేను దానిని అక్కడ కనెక్ట్ చేస్తున్నాను ఇన్పుట్ మరియు అవుట్పుట్ మధ్య కంపారిజాన్ చేయడానికి మరియు ఇన్పుట్ ద్వారా అవుట్పుట్ దాని యొక్క గైన్ ఇస్తుందని మీకు తెలుసు కాబట్టి మనకు అందించిన ఇన్పుట్ ఏమిటో అర్థం చేసుకుందాం నేను CRO యొక్క మొదటి ఛానెల్ని ఉపయోగిస్తాను పాజిటివ్ ఇన్పుట్ టర్మ్ కి కనెక్ట్ చేస్తాము ఆప్ ఆంప్ యొక్క ఆపరేషనల్ యాంప్లిఫైయర్ పాజిటివ్ టెర్మినల్ యొక్క ఇన్పుట్ అయితే గ్రౌండ్ పిన్ అయిన బ్లాక్ పిన్ అదే గ్రౌండ్ కి కనెక్ట్ చేస్తాము దీనితో మేము మా కనెక్షన్లను పూర్తి చేసాము బోర్డు పని చూద్దాం ఓసిల్లోస్కోప్ పై దృష్టి పెట్టండి 100 మిల్లీ 200 మిల్లీ 500 మిల్లీ మరియు 1 వోల్ట్లతో మీకు తెలిసిన స్టెప్స్ తో ఇన్పుట్ వోల్టేజ్ పెంచడానికి మేము ప్రయత్నిస్తాము అదే విధంగా యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ను ఇన్వెర్టింగ్ చేయడంలో మేము ఇంతకు ముందు చూసిన వాటిని మరియు మేము అవుట్పుట్ కూడా ఎలా మారుతుందో గమనిస్తుంది ఇన్పుట్ ద్వారా అవుట్పుట్ లాభం ఇస్తుంది మరియు మేము గైన్ లెక్కిస్తాము ఇన్పుట్ వోల్టేజ్ని పెంచండి మీరు గమనించినట్లయితే నాకు సుమారు 300 మిల్లీ 296 మిల్లీవోల్ట్ల ఇన్పుట్ ఉంది కాని నేను 2 8 అవుట్పుట్ పొందుతున్నాను నేను 2 8 295 మిల్లీ లెక్కింపు చేసినప్పుడు గైన్ 9 49 9 డిఫరెన్స్ ఏమిటంటే మనకు 1 08 K యొక్క ఆక్టుఅల్ రెసిస్టన్స్ లేనందున గైన్ నుండి కొంచెం డీవియేషన్ ఉంటుంది అయితే గైన్ దాదాపు 10 కి సమానమని మేము గమనించినట్లయితే పెద్ద చిత్రంపై మీకు తెలుసు అప్పుడు నేను దానిని మారుస్తాను 500 మిల్లీ నుండి మీరు గమనించినట్లయితే నేను 485 491 493 500 యొక్క ఇన్పుట్ను వర్తింపజేసాను సుమారు 500 మిల్లీవోల్ట్ల వద్ద అప్లై చేశాను నేను 4 67 వోల్ట్లను పొందుతున్నాను 1 వోల్ట్తో వెళ్దాం అది సాధారణంగా 10 వోల్ట్లను పొందాలి కాని మనం 10 కి దగ్గరగా ఉంటాము అది ఎక్కడో 9 5 చుట్టూ ఉంటుంది మీరు ఒక వోల్ట్ యొక్క ఇన్పుట్ను వర్తింపజేసినప్పుడు మేము 9 36 వోల్ట్ యొక్క అవుట్పుట్ను పొందుతున్నాము కాబట్టి నాన్ ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్తో రెసిస్టన్స్ యొక్క ఎంపిక మీకు తెలుసు అని దీనితో మేము అర్థం చేసుకోవచ్చు మనకు కావలిసిన రెసిస్టన్స్ జాగ్రత్తగా ఎంచుకోవాలి ఇన్పుట్ నేరుగా పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ అవుతున్నందున కంప్లీట్ సిస్టమ్ యొక్క ఇన్పుట్ ఇంపెడెన్స్ ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ ఇంపెడెన్స్కు సమానం ఇది చాలా ఎక్కువ అయితే ఇది మనకు అవసరమైన మార్గం ప్రకారం అనుసరిస్తున్నట్లు లేదా మీరు చూస్తే గైన్ ఎల్లప్పుడూ 10 కి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మనం చేసేది ఏమిటంటే మీ కనెక్షన్లను మేము ఇన్పుట్ సైడ్ నుండి తీసివేస్తాము మేము దానిని LM35 టెంపరేచర్ సెన్సార్కు ఇంటర్ఫేస్ చేస్తాము మేము ఇంతకుముందు చూసిన అదే ప్రయోగాన్ని చేస్తాము ఇప్పుడు నేను చేసిన కనెక్షన్లను చూస్తే నేను పవర్ సప్లై నుండి ఇన్పుట్కు నాన్ ఇన్వెర్టింగ్ టెర్మినల్కు టెంపరేచర్ సెన్సార్ యొక్క అవుట్పుట్తో భర్తీ చేస్తాను ఇప్పుడు నాన్ ఇన్వెర్టింగ్ టెర్మినల్ యొక్క ఇన్పుట్కు కనెక్ట్ చేయబడింది LM35 అవసరం కాబట్టి పవర్ సప్లై యొక్క మొదటి ఛానల్ నుండి 5 వోల్ట్ల కంటే పవర్ విద్యుత్ ఇన్పుట్ వోల్టేజ్ అందించబడింది ప్రస్తుతం యాక్చువల్ టెంపరేచర్ ను అర్థం చేసుకోవడానికి కంప్లీట్ స్టేజి నుండి అవుట్పుట్ కు CRO యొక్క రెండవ ఛానెల్కు కనెక్ట్ చేస్తాము రూమ్ టెంపరేచర్ ఏమిటో మీరు గుర్తుచేసుకుంటే అది 280 కి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు మీన్ వేల్యూ 2 6 వోల్ట్లుగా చూపిస్తుంది గతంలో ఇది 2 8 ఇప్పుడు అది 2 6 డిఫరెన్స్ ఎందుకు చుపిస్తుందంటే గైన్ లో డిఫరెన్స్ వుంది కాబట్టి మరియు ఎర్రర్ 20 వుంది కాబట్టి అయితే ఈ LM35 యొక్క వర్కింగ్ మీరు కనెక్ట్ చెయ్యడం ద్వారా తెలుసుకుంటాం లేదా అదే టెంపరేచర్ మనకు లభిస్తుందో లేదో సోల్దేరింగ్ స్టేషన్కు తాకడం ద్వారా కూడా తెలుసుకుంటాం నేను దానిని కనెక్ట్ చేసాను మీరు సరిగ్గా చూడగలరా ఇది వేడెక్కడం ప్రారంభించింది ఇది దగ్గరగా 10 9 11 2 11 4 11 8 కి వచ్చింది ఇప్పుడు సోల్దేరింగ్ స్టేషన్ కొంచెం అధిక టెంపరేచర్ కు వేడి చేయబడుతుంది అది 12 వోల్ట్ల దగ్గర మాక్సిమం వోల్టేజ్ చూపిస్తుంది అంటే గైన్ 10 ను కన్సిడర్ చేస్తే అది ప్రస్తుతం 1200 సెంటీగ్రేడ్ వద్ద ఉంది ఇప్పుడు నేను కనెక్షన్ను తీసివేసాను ఇది నెమ్మదిగా తగ్గడం ప్రారంభిస్తుంది కన్వర్టర్ రూమ్ టెంపరేచర్ కి కూల్ అవుతుంది కాబట్టి దీనితో మనం టెంపరేచర్ సెన్సార్ యొక్క పనిని చూడవచ్చు అలాగే మన ADC లేదా మనం కనెక్ట్ చేస్తున్న ఇతర స్టేట్స్ యొక్క అవసరాలను తీర్చగల సిగ్నల్ కండిషనింగ్ సర్క్యూట్కు టెంపరేచర్ సెన్సార్ను ఎలా ఇంటర్ఫేస్ చేయవచ్చో కూడా అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో యాంప్లిఫైయర్ మరియు ఇన్వెర్టింగ్ యాంప్లిఫైయర్ కాన్ఫిగరేషన్ గైన్ 10 కి ఎలా ఇంప్లీమెంట్ చెయ్యాలో తెలుసుకోవాలి దీనితో టెంపరేచర్ సెన్సార్ మరియు సిగ్నల్ కండిషనింగ్ యొక్క పని స్పష్టంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను సర్క్యూట్ మరియు మేము ఏ రకమైన ADC లలో ఇంటర్ఫేస్ చేస్తున్నామో ఇది చాలా ముఖ్యం ధన్యవాదాలు